కెమికల్ ఇంజనీరింగ్లోని బేసిక్ ప్రిన్సిపుల్స్ మరియు క్యాలీక్యులేషన్స్ పై ఓపెన్ ఆన్లైన్ కోర్సుకు స్వాగతం కెమికల్ ఇంజనీరింగ్లో బేసిక్ ప్రిన్సిపుల్స్ మరియు కెమికల్ రియాక్షన్ ఇంజనీరింగ్ మాడ్యూల్ వన్ కింద ఈ ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేసాము ఇప్పుడు ఈ మాడ్యూల్ లో ఈ రోజు యూనిట్ సిస్టమ్స్ మరియు డైమెన్షన్ తో మన డైలీ లైఫ్ లో డిఫెరెంట్ ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనేది మనము డిస్కస్ చేస్తాము అదే విధంగా కొన్ని ట్రాన్స్పోర్టేడ్ ప్రొడక్ట్స్ లోని కొన్ని గ్రోసరీ ప్రొడక్ట్స్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ కాబట్టి ప్రాసెస్ ల లోని ప్రిన్సిపుల్ ఆధారంగా ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయబడతాయి ఇప్పుడు ఆ ప్రాసెస్ డిఫరెంట్ వేరియబుల్ డిఫరెంట్ ఇన్పుట్ మరియు అవుట్పుట్ మీద ఆధారపడి ఉంటుంది ఇది ప్రాసెసింగ్ తర్వాత వస్తుంది కాబట్టి ఆ ఇన్పుట్ మరియు అవుట్పుట్ మొత్తాన్ని క్వాన్టిఫై చేయటానికి ఒక నిర్దిష్ట యూనిట్ లేదా డైమెన్షన్ ద్వారా క్వాంటిటీ ని రిప్రజెంట్ చేయటానికి ఇది అవసరం కాబట్టి ఆ యూనిట్ సిస్టమ్ మరియు డైమెన్షన్స్ ఒక నిర్దిష్ట మాథెమెటికల్ ఎక్స్ప్రెషన్ ఆధారంగా వాటి ప్రాసెస్ ఎఫిషియన్సీ ఎనాలిసిస్ కు అవసరం ఇప్పుడు మాథెమెటికల్ ఎక్స్ప్రెషన్ ద్వారా ఆ ప్రాసెస్ ఎఫిషియన్సీస్ ను ఎక్స్ప్రెస్ చేయటానికి మీరు ఆ మాథెమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అన్నింటిని వాటి ఈక్వేషన్స్ తో డైమెన్షనల్ గా హోమోజేనేయస్ అవునా కాదా అనేది అస్సెస్ చేయాలి ఆ వేరియబుల్స్ ను ఎలా అనలైజ్ చేయాలో ఇండస్ట్రియల్ స్కేల్ కి ఆ ప్రాసెస్ ల యొక్క డైమెన్షన్ లెస్ క్వాంటిటీ పై ఆధారపడి ఉంటుంది అందువల్ల ప్రాసెస్ వేరియబుల్స్ మరియు వాటి ఇన్పుట్ మరియు అవుట్పుట్ యొక్క అనాలిసిస్ కోసం డిఫరెంట్ యూనిట్స్ మరియు డైమెన్షన్స్ వాస్తవానికి ఉపయోగించబడుతున్నాయని మనము డిస్కస్ చేయబోతున్నాము మోడల్ ఈక్వేషన్స్ అనాలిసిస్ డైమెన్షనల్ అనాలసిస్ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో మనము ఆ మొత్తం వేరియబుల్స్ గురించి డిస్కస్ చేస్తాము ఇప్పుడు దానికి వెళ్ళే ముందు మనము ఆ యూనిట్ లేదా డైమెన్షన్స్ యొక్క డెఫినిషన్ తెలుసుకోవాలి ఇప్పుడు యూనిట్ వాస్తవానికి మెజర్డ్ క్వాంటిటీ ని రిప్రజెంట్ చేస్తుంది ఇప్పుడు మనం కౌంటెడ్ క్వాంటిటీ కి న్యూమరికల్ వాల్యూ మరియు యూనిట్ కి మెజరబుల్ యూనిట్స్ డైమెన్షన్స్ యొక్క స్పెసిఫిక్ వాల్యూస్ అని మెజర్ చేస్తాము కన్వెన్షన్ ద్వారా ఇది డిఫైన్ చేయబడింది మాస్ ని గ్రామ్ కేజీ లేదా పౌండ్ వంటి యూనిట్ల ఆధారంగా మీరు క్వాన్టిఫై చేయాలి ప్రస్తుతానికి టైమ్ ని సెకన్ల వంటి యూనిట్ ద్వారా మరియు డైమెన్షన్స్ లెంగ్త్ ని సెంటీమీటర్ మీటర్ అడుగు ఇంచెస్ వంటి ఒక నిర్దిష్ట యూనిట్ ద్వారా మీరు ఎక్స్ప్రెస్ చేయాలి డైమెన్షన్స్ కూడా యూనిట్ ని రిప్రజెంట్ చేసే ఇంపార్టెంట్ మెజరబుల్ క్వాంటిటీస్ అని మీరు చూస్తారు ఉదాహరణకు లెంగ్త్ మాస్ టైమ్ మరియు టెంపరేచర్ వంటివి అన్నీ ఒక డైమెన్షన్ గా రిప్రజెంట్ చేయబడతాయి ఇప్పుడు అది అక్కడ మరొక కోణాన్ని మల్టీప్లైయింగ్ లేదా డివైడింగ్ కూడా కాలిక్యులేట్ చేయబడుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఏదైనా యూనిట్ను డైమెన్షన్ ద్వారా రెప్రజెంట్ చేస్తారు ఆ డైమెన్షన్ అనేది రెండు డైమెన్షన్స్ యొక్క మల్టిప్లికేషన్ లేదా రెండు డైమెన్షన్స్ యొక్క డివిజన్ కావచ్చు డైమెన్షన్స్ యొక్క కాంబినేషన్ అనేది యూనిట్ యొక్క ఒక సర్టెన్ ఫామ్ మనము వెలాసిటీ ని రిప్రజెంట్ చేస్తే దాని లెంగ్త్ మరియు టైమ్ యొక్క యూనిట్ ఎలా ఉండాలి ఎందుకంటే వెలాసిటీ ఒక టైమ్ లో లెంగ్త్ ద్వారా డిఫైన్ చేయబడుతుంది కాబట్టి ఆ సందర్భంలో వెలాసిటీ యొక్క డైమెన్షన్ ఏమిటి ఇది L T అంటే L అంటే లెంగ్త్ యొక్క డైమెన్షన్ మరియు టైమ్ యొక్క డైమెన్షన్ T కాబట్టి ఇది పర్ టైమ్ కి లెంగ్త్ ఉంటుంది అదేవిధంగా వాల్యూమ్ వాల్యూమ్ యొక్క డైమెన్షన్ ఎలా ఉండాలి ఇది వాస్తవానికి లెంగ్త్ క్యూబ్ వాల్యూమ్ అవుతుంది అది వాస్తవానికి L3 అవుతుంది అదేవిధంగా డెన్సిటీ బేసిక్ గా యూనిట్ వాల్యూమ్కు మాస్ ద్వారా డిఫైన్ చేయబడుతుంది కాబట్టి ఆ సందర్భంలో డెన్సిటీ యొక్క డైమెన్షన్ ఎలా ఉండాలి ఇది మీటరు క్యూబ్కు kg లా ఉంటుంది కాబట్టి ఇందులోమనము ఏదైనా ప్రాసెస్ క్వాంటిటీ లేదా వేరియబుల్ క్వాంటిటీ ని ఒక నిర్దిష్ట యూనిట్ ద్వారా లేదా అక్కడ ఒక నిర్దిష్ట డైమెన్షన్ ద్వారా రిప్రజెంట్ చేస్తాము కాబట్టి కెమికల్ ఇంజనీర్లు కూడా మోడల్ ఆధారంగా ప్రాసెస్ ఎఫీషియెన్సీ యొక్క టైమ్ ఎనాలిసిస్ కు యూనిట్లు మరియు డైమెన్షన్స్ కూడా ఉపయోగిస్తారు మాథెమెటికల్ ఎక్స్ప్రెషన్ కోసం మరియు ఆ మాథెమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ను రిప్రజెంట్ చేయడానికి లేదా ఎనాలిసిస్ కోసం ఉపయోగించబడుతున్న వేరియబుల్స్ యొక్క క్వాంటిటీ లేదా క్వాలిటీ ను రిప్రజెంట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ యూనిట్లు అవైలబుల్ గా ఉన్నాయని వారు చూడాలి కాబట్టి అనేక యూనిట్ల సిస్టమ్స్ ఉన్నాయి కానీ రెండు ప్రైమరీ సిస్టమ్స్ ఇంజనీర్లు సాధారణంగా యూస్ చేసే ఇంటర్నేషనల్ సిస్టం ఆఫ్ యూనిట్ల వంటివి అవి SI సిస్టమ్ మరియు అమెరికన్ ఇంజనీరింగ్ సిస్టం వంటివి వాస్తవానికి దీనిని షార్ట్ కట్ లో AES అంటారు సెంటీమీటర్ గ్రామ్ సెకండ్ వంటి CGS సిస్టమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఫుట్ పౌండ్ సెకండ్ సిస్టమ్ అంటే FPS సిస్టమ్ మరియు బ్రిటిష్ యార్డ్ యూనిట్ల వంటి బ్రిటిష్ సిస్టమ్ మరియు ఈ సందర్భంలో అన్ని సిస్టమ్స్ ట్రెడిషనల్ గా ప్రాసెస్ యొక్క అనాలిసిస్ కోసం ఇంజనీర్లు ఉపయోగిస్తారు మరియు దాని పక్కన మీరు ఈ స్లైడ్లోని సిస్టమ్స్ తో అసోసియేట్ ఐన యూనిట్లు ఏమిటో ఒక టేబుల్ లో చూస్తారు డిఫెరెంట్ సిస్టమ్స్ మాస్ లెంగ్త్ టైమ్ మరియు టెంపరేచర్ యొక్క యూనిట్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి కాబట్టి దయచేసి మాస్ లెంగ్త్ మరియు టైమ్ టెంపరేచర్ యొక్క యూనిట్ల ద్వారా వెళ్ళండి ఇక్కడ SI సిస్టం లో సాధారణంగా ఇంటర్నేషనల్ గా యూనిఫామ్ గా ఏదైనా ప్రాసెస్ ఎనాలిసిస్ కోసం సిస్టమ్ ను ఉపయోగిస్తారు మాస్ కోసం యూనిట్ ఏమిటి సాధారణంగా ఇది కిలోగ్రాము మరియు లెంగ్త్ కి యూనిట్ మీటర్ గా రిప్రజెంట్ చేస్తారు మరియు టైమ్ కి యూనిట్ ఎల్లప్పుడూ సెకండ్ గా ఉంటుంది మరియు టెంపరేచర్ కి యూనిట్ కెల్విన్ గా ఉంటుంది కాబట్టి వీటిని SI సిస్టమ్స్ గా పిలుస్తున్నారు మీరు అక్కడ AES డిగ్రీ సిస్టమ్స్ ను చూస్తే పౌండ్ మాస్ ను మీరు చూస్తారు అది మాస్ కి ఒక యూనిట్గా రరిప్రజెంట్ చేయబడుతుంది అయితే లెంగ్త్ కోసం అడుగు ఒక యూనిట్ మరియు టైమ్ కి సెకండ్ SI యూనిట్ వలె ఉంటుంది మరియు టెంపరేచర్ కి ఫారెన్హీట్ అవుతుంది కాగా CGS మరియు FPS సిస్టం సంబంధిత యూనిట్లు వరుసగా మాస్ లెంగ్త్ టైమ్ మరియు టెంపరేచర్ టేబుల్ లో ఇవ్వబడ్డాయి అంతకుముందు బ్రిటిష్ సిస్టమ్ కోసం వారు ఆ స్లాగ్ సిస్టమ్ ఫుట్ సెకండ్ మరియు డిగ్రీ సెల్సియస్ ను మాస్ లెంగ్త్ టైమ్ మరియు టెంపరేచర్ కోసం ఉపయోగించారు కాబట్టి ఇంటర్నేషనల్ గా వాటిని ఉపయోగించుకునే యూనిఫామ్ సిస్టమ్ కోసం మరియు ఆ సిస్టమ్ ను ఎల్లప్పుడూ SI సిస్టమ్ గా కొనసాగించాలి తద్వారా ఇది ప్రపంచవ్యాప్తంగా ఒకే విధంగా ప్రాసెస్ చేసే ఎనాలిసిస్ ద్వారా అనలైజ్ చేయబడుతుంది మరియు మీరు ఎప్పుడైనా ఆ ప్రాసెస్ వేరియబుల్స్ క్వాంటిటీ ని ఇతర సిస్టమ్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయబోతున్నప్పుడు మీరు ఒక నిర్దిష్ట ఫాక్టర్ ద్వారా ఒక సిస్టమ్ ని మరొక సిస్టమ్ కు కన్వర్ట్ చేయాలి మీరు ఓల్డ్ సిస్టమ్ పైన బేస్ అయ్యి న్యూ సిస్టమ్స్ ను కన్సిడర్ చేస్తే మీరు న్యూ యూనిట్ యొక్క ఫాక్టర్ ను ఓల్డ్ యూనిట్ ద్వారా మల్టీప్లై చేయాలి కాబట్టి 1 యూనిట్ పరంగా ఎక్స్ప్రెస్ చేయబడిన క్వాంటిటీ ని మరొక యూనిట్ కు సమానమైనది గా మార్చడానికి మీరు ఇచ్చిన క్వాంటిటీ ని కన్వర్షన్ ఫాక్టర్ ద్వారా మల్టీప్లై చేయాలి కాబట్టి ఆ కన్వర్షన్ ఫాక్టర్ ద్వారా ఏదైనా వేరియబుల్స్ క్వాంటిటీ కి యూనిట్ ఏమిటో మీరు సులభంగా కాలిక్యులేట్ చేయవచ్చు ఆపై ఆ ప్రాసెస్ ఎఫిషియన్సీస్ ను ఎక్స్ప్రెస్ చేయటానికి మీరు కొన్నిసార్లు మాథెమటికల్ గా ఆ ఎఫిషియన్సీ ని ఈక్వేషన్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయాలి ఇప్పుడు మీరు ఆ ఈక్వేషన్స్ ను ఎక్స్ప్రెస్ చేయబోతున్న ప్పుడల్లా ఆ ప్రశ్నలు డైమెన్షనల్ గా కాన్స్టాంట్ గా ఉన్నాయా లేదా అని మీరు వెరిఫై చేయాలి కనుక దీనిని ఈక్వేషన్ యొక్క డైమెన్షన్స్ యొక్క హోమోజేనేయస్ నెస్ అంటారు కాబట్టి మీరు ఈక్వేషన్స్ యొక్క రెండు వైపుల యూనిట్లు లేదా డైమెన్షన్స్ ఒకేలా ఉన్నాయా లేదా ఐడెంటిఫై చేసి కాలిక్యులేట్ చేయాలి ఆ ప్రాసెస్ ఎఫిషియన్సీ ని ఎక్స్ ప్రెస్ చేయడానికి మాథెమటికల్ గా రెండు వైపులా డైమెన్షన్స్ యూనిఫామ్ గా ఉంటాయి కొన్ని యూనిట్లకు డైమెన్షన్స్ ఉండవని మనము చెప్పగలం ఫీజికల్ లాస్ లోని కో ఎఫిషియెంట్ యూనిట్ లెస్ గా పిలువబడుతుంది ఉదా ఎనర్జీ అది 12 m u2 ఉంటుందని అనుకుందాం కాబట్టి ఆ సందర్భంలో కో ఎఫిషియెంట్ హాఫ్ కి ఏ యూనిట్ లు ఉండవని మనము చూస్తాము ఇంకా అదేవిధంగా మీరు u2 లేదా v2 లేదా కొన్ని ఇతర వేరియబుల్స్ను పవర్ కి కొంత వాల్యూ ను ఎక్సప్రెస్ చేస్తే ఆ పవర్ లేదా ఎక్సపోనెంట్ యూనిట్లెస్ గా ఉంటుంది అదేవిధంగా ఆర్గ్యుమెంట్స్ యూనిట్ లెస్ గా ఉంటాయి అయితే X అనేది యాంగిల్ ఐతే దాని యూనిట్ డిగ్రీని కలిగి ఉంటుంది కానీ sinXcosX tanX లేదా tan theta cos theta కు ఏ యూనిట్స్ ఉండవు కాబట్టి ఆర్గ్యుమెంట్స్ యూనిట్ లెస్ అదే విధంగా కొన్ని క్వాంటిటీస్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవి ప్రాసెస్ టైప్ ని ఎక్స్ ప్రెస్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ లేదా ఆ ప్రాసెస్ హైలీ టర్బులెంట్ లేదా పైపు ద్వారా ఏదైనా లిక్విడ్ ఫ్లో అవుతుంటే లామినార్ లాంటిదని మీరు చెప్పవచ్చు ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ అంటే ఆ లిక్విడ్ మాలిక్యూల్ ని డిస్టర్బ్ చేయకుండా ఆ లామినార్ మార్గం లో మూవ్ అవదు ఇది పైపు గుండా ఫ్లో అవుతుంది కాబట్టి లిక్విడ్ మాలిక్యూల్ వాస్తవానికి దాని ఫ్లాట్ పాత్ లో డిస్ప్లేస్ అవకుండా కదులుతుంటే దాని మార్గం అంతటా మీరు ఫ్లోర్ లామినార్ ఎక్కడ మాలిక్యూల్స్ ని ఎప్పుడు కదిలిస్తుందో చెప్పవచ్చు అన్ని మాలిక్యూల్స్ పైపు అంతటా రాండమ్ గా కదులుతాయి ఇప్పుడు దీనిని స్టార్వుడ్ ఎండ్ లామినార్ మరియు టర్బులెంట్ ఫ్లో అని పిలుస్తారు మీరు క్వాంటిటేటివ్ ని ఎలా యాక్సెస్ చేస్తారు కాబట్టి ఆ సందర్భంలో మీరు కొన్ని డైమెన్షన్ లెస్ నంబర్స్ ను కనుగొనాలి దానిని రేనాల్డ్స్ నెంబర్ అని పిలుస్తారు ఇక్కడ ఓస్బోర్న్ రేనాల్డ్స్ అతను ఈ రేనాల్డ్స్ నెంబర్ ఆధారంగా టర్బులెంట్ గా ఉండే లామినార్ ఫ్లో మేకింగ్ ని తెలుసుకోవడానికి ఎక్స్పరిమెంట్ చేసాడు మరియు ఈ నెంబర్ క్వాంటిటీ కి డైమెన్షన్స్ కలిగిస్తుంది కానీ ఈ క్వాంటిటీ కి ఇక్కడ డైమెన్షన్స్ ఉండవు కాబట్టి ఇది ఒక నెంబర్ అవుతుంది ఎందుకంటే ఇక్కడఇది ఇలా డిఫైన్ చేయవచ్చు Rou అనేది డెన్సిటీ దాని యూనిట్ మీటర్ క్యూబ్కు kg లేదా దాని డైమెన్షన్ M పర్ L3 మరియు u అనేది వెలాసిటీ సెకనుకు మీటర్ మరియు d అనేది ఇక్కడ యూనిట్ విస్కోసిటీ kg పర్ మీటర్ సెకండ్ కాబట్టి మీరు ఈ వేరియబుల్స్ కోసం ఆ యూనిట్ను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఆ డైమెన్షన్ నలిఫై చేయబడుతుందని చూస్తారు కాబట్టి ఆ సందర్భంలో అది ఒక నెంబర్ గా మార్చబడుతుంది అందుకే ఈ నెంబర్ ను రేనాల్డ్స్ నంబర్ గా పరిగణిస్తారు ఇప్పుడు రేనాల్డ్స్ నెంబర్ 2300 కన్నా తక్కువ ఉంటే మీరు లామినార్ ఫ్లో అని చెప్పవచ్చు అయితే ఇది 4000 కన్నా ఎక్కువ ఉంటే ఇది హైలీ టర్బులెంట్ గా ఉంటుంది కాబట్టి ఈ డైమెన్స్లెస్ నంబర్ యొక్క ఎనాలిసిస్ ద్వారా మీరు ప్రాసెస్ను యాక్సెస్ చేయవచ్చు అది అక్కడే ఉంటుంది కాబట్టి ఈ డైమెన్షన్ లెస్ గ్రూప్ వంటివి చాలా ఇతర డైమెన్షన్ గ్రూపులు చాలా ఇతర డైమెన్షన్ లెస్ గ్రూపు లు ఉన్నాయి మీరు అక్కడ కెమికల్ ప్రాసెస్ క్యాలిక్యులేషన్స్ లో ఆ మొత్తం డైమెన్షన్ కి అక్కడ డైమెన్షన్స్ లేవు అని చూడవచ్చు కాబట్టి దీనిని డైమెన్షన్ లెస్ నంబర్ అంటారు కాబట్టి వాటిని అక్కడి యూనిట్ల ఎక్సెప్షన్ అంటారు కాబట్టి అన్నీ యూనిట్స్ యొక్క డిఫరెంట్ టైప్స్ ఎక్సెప్షన్స్ ఫీజికల్ లాస్ లో కొన్ని కోఎఫిషియెంట్స్ ఎక్సపోనెంట్స్ కూడా యూనిట్ లెస్ లేదా డైమెన్షన్ లెస్ ఆర్గ్యుమెంట్స్ ఈ యూనిట్ లెస్ డైమెన్షన్ లెస్ నంబర్స్ అనేవి డైమెన్షన్ లెస్ గా కనుగొన్నము కాబట్టి ఇది యూనిట్ లెస్ అని మీరు చెప్పగలరు కాబట్టి ఇది ఏ టైప్ లాస్ కు డైమెన్షన్ ఉంటుందో గుర్తుంచుకోవాలి లేదా దీనికి కొంత డైమెన్షన్ ఉంటుంది కాబట్టి దీనిపై ఆధారపడి ఈక్వేషన్స్ ను తయారు చేయాలి వాస్తవానికి రెండు వైపులా డైమెన్షన్ లెస్ ఇప్పుడు ఇలాంటి ఉదాహరణ ఇక్కడ ఈక్వేషన్ డైమెన్షనల్ గా కన్సిస్టెంట్ చేస్తుంది దీన్ని ఎలా చేయాలి మీరు కాంపొజిషన్ C అనుకుంటే అది టైమ్ కు సంబంధించి మారుతుంది ఆ ప్రాసెస్ లో సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ టైమ్ కి సంబంధించి Y ఈక్వేషన్ ద్వారా ఎక్స్ ప్రెస్ చేస్తే y ae bx Y అనేది కాన్సంట్రేషన్ దాని యూనిట్ కేజీ పర్ లీటర్ x అనేది టైమ్ యొక్క రిప్రెజెంటేషన్ కాబట్టి ఆ సందర్భంలో యూనిట్ సెకండ్స్ అవుతుంది ఇప్పుడు ఎక్సపోనెంట్ కి ఏ డైమెన్షన్ ఉండదు అని మనకు తెలుసు కాబట్టి యూనిట్ ఇప్పుడు సెకండ్స్ అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ ఆ లా ని ఫాలో అవుతుంటే ఈ ఎక్సపోనెంట్ కి ఏ డైమెన్షన్స్ ఉండవు కాబట్టి దీన్ని ఎలా చేయాలి కాబట్టి 'b' యొక్క డైమెన్షన్స్ b మరియు t మల్టిప్లై చేసిన తరువాత నలిఫై చేయబడాలి కాబట్టి 1 వ దాని యొక్క డైమెన్షన్స్ సెకండ్ మరియు రెండవ దాని యొక్క డైమెన్షన్స్ సెకండ్ ఇది 1 గా మార్చడానికి నలిఫై చేయబడుతుంది కాబట్టి ఆ విధంగా అది డైమెన్షన్ లెస్ గా ఉండాలి కాబట్టి ఈ పార్ట్ డైమెన్షన్ లెస్ గా ఉండాలి కానీ మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో లీటరుకు kg డైమెన్షన్ గా ఉండాలి కాబట్టి మీరు ఈక్వేషన్ యొక్క కన్సిస్టెన్సీ ని లీటరుకు kg గా ఉండే విధంగా తయారు చేయాలి కాబట్టి మీరు డైమెన్షన్స్ యొక్క కన్సిస్టెన్సీ ని కన్సిడర్ చేయండి కాబట్టి ఎడ్యుకేషనల్లి డైమెన్షన్ ని హూమోజేనియస్ గా లేదా కన్సిస్టెన్సీ గా చేయడానికి a మరియు b లతో అసోసియేట్ చేయబడిన యూనిట్ ఏమిటి మీరు a యొక్క యూనిట్ను y యొక్క యూనిట్తో సమానంగా చేయాలి ఇది లీటరుకు kg మరియు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లో డైమెన్షన్ లెస్ గా ఉండాలి కాబట్టి ఫిగర్ b కి 1 సెకన్లు లేదా సెకండ్ ఇన్వర్స్ ఉండే యూనిట్ ఉండాలి కాబట్టి ఈ విధంగా మీరు దాని రెండు వైపులా ఈక్వేషన్ ని డైమెన్షన్ లెస్ గా చేసుకోవాలి మరొక ఉదాహరణ వలె S ను 7t 8t2 కు సమానమైన ఈక్వేషన్ గా రెఫెర్ చేయండి ఇక్కడ S ను డిస్టెన్స్ అని పిలుస్తారు దీని యూనిట్ మీటర్ మరియు టైమ్ ను t ద్వారా రిప్రజెంట్ చేస్తారు మరియు యూనిట్ సెకండ్స్ కాబట్టి ఇక్కడ 7 మరియు 8 యొక్క డైమెన్షన్స్ ఏమిటి కాబట్టి మీరు ఈ ఈక్వేషన్ యొక్క రెండు వైపులా డైమెన్షన్స్ కు ఈక్వల్ గా చేయాల్సి ఉందని మీరు రిప్రజెంట్ చేయవచ్చు S కోసం యూనిట్ ఏమిటి T కోసం యూనిట్ ఏమిటి టి స్క్వేర్ కోసం యూనిట్ ఏమిటి దీని ప్రకారం ఇతర కోఎఫిషియెంట్స్ దాని డైమెన్షన్ కి కాన్స్టాంట్ గా ఉండేలా డైమెన్షన్స్ కలిగి ఉండాలి కాబట్టి ఆ సందర్భంలో 7 యొక్క యూనిట్ సెకనుకు మీటర్ మరియు 8 వ నెంబర్ కు యూనిట్ సెకండ్ స్క్వేర్ కు మీటర్ ఉండాలి అదేవిధంగా డైమెన్షన్ m ద్వారా l అవుతుంది మరియు మీరు m ద్వారా s అని కూడా చెప్పవచ్చు మరియు దాని డైమెన్షన్స్ స్క్వేర్ కు m గా ఉంటాయి లిక్విడ్ మెటల్ యొక్క k యొక్క థర్మల్ కండక్టివిటీ ఇతర ఎంపిరికల్ ఈక్వేషన్ ద్వారా ప్రెడిక్ట్ చేయబడింది T కి K ద్వారా B యొక్క ఎక్సపోనెంట్ లోకి A కి సమానం kx K U 0 487 ఇక్కడ k అనేది సెకను మీటర్కు జౌల్ కెల్విన్ మరియు A మరియు B కాన్స్టాంట్ గా ఉంటాయి కాబట్టి T అబ్సొల్యూట్ టెంపరేచర్ కాబట్టి A లేదా B యొక్క యూనిట్ల డైమెన్షన్స్ ఎలా ఉండాలి కాబట్టి అదే విధంగా డైమెన్షనల్ హూమోజేనియస్ కన్సిస్టెన్సీ డైమెన్షన్ చేయడానికి మీరు K యొక్క అదే యూనిట్ను తయారు చేయాలి కాబట్టి ఇది మీటరుకు సెకనుకు జౌల్ అవుతుంది ఇలాంటి B కి T యొక్క యూనిట్ K ఉంటుంది ఇప్పుడు మీరు ఈ డైమెన్షనల్ కాన్స్టాంట్ గా ఉండటానికి మీరు ఈ ప్రాబ్లం ను ప్రయత్నించవచ్చు కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ కోసం డైమెన్షన్ యొక్క మరొక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ మీరు ఎప్పుడైనా ఏదైనా ఎక్స్పరిమెంట్ చేస్తున్నప్పుడు మరియు ఎఫీషియెన్సీ యొక్క ప్రాసెస్ కొన్ని గేటింగ్ రిజల్ట్స్ ఇస్తుంది ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇండస్ట్రియల్ స్కేల్ లో చేయగలదు ఇండస్ట్రియల్ గా స్కేల్ లేబుల్ చేయడానికి మీరు ఆ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ లేదా మోడల్ ను ఎక్ష్ప్రెస్స్ చేయాలి అప్పుడు మీరు ఈ లోయర్ స్కేల్ నుండి అక్కడ హయ్యర్ స్కేల్ కి ఈక్వేషన్ యొక్క డైమెన్షనల్ అనాలసిస్ చేయాలి కాబట్టి లాబరేటరీ స్కేల్ లో కొన్నిసార్లు మీరు యూనిట్ యొక్క ఫుల్ సైజు లో నిర్వహించడానికి ఆ ఎక్స్పరిమెంట్ చేయలేరు కాబట్టి అక్కడ ఎక్స్పరిమెంట్స్ స్మాల్ స్కేల్ లో జరుగుతాయి ఆ సందర్భంలో ఇండస్ట్రియల్ స్కేల్ ను చేయడానికి ఎక్స్పెరిమెంటల్ డేటా ఆధారంగా కొంత మోడల్ను తయారు చేసుకోవాలి ఇప్పుడు మీరు మీ ఎక్స్పెరిమెంటల్ డేటా ఆధారంగా యూనివర్సల్ మోడల్ ఈక్వేషన్ లేదా ఎంపెరికల్ మోడల్ ఈక్వేషన్ ద్వారా మోడల్ ఈక్వేషన్ ని తయారు చేసుకోవాలి ఈ మోడల్ ఆధారంగా అవుట్పుట్ క్వాంటిటీ యొక్క ఆ ప్రాసెస్ లను మీరు ప్రెడిక్ట్ చేయవచ్చు మరియు ప్రాసెస్ వేరియబుల్ మీద ఆధారపడి ఉంటుంది మరియు ప్రాసెస్ వేరియబుల్ క్వాంటిటీ యొక్క వేల్యూ ను చేంజ్ చేయడం ద్వారా మీరు లార్జీ స్కేల్స్ ను ప్రెడిక్ట్ చేయవచ్చు కాబట్టి మీరు ఆ ఈక్వేషన్ ప్రాసెస్ వేరియబుల్ యొక్క హయ్యర్ వాల్యూస్ ను క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ చేసే ఒక ఈక్వేషన్ అప్పుడు మీరు ఆ ప్రాసెస్ అవుట్పుట్ యొక్క హయ్యర్ వాల్యూస్ ను లేదా ప్రెడిక్ట్డ్ వాల్యూస్ ను పొందవచ్చు ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంటల్ డేటా ఆధారంగా ఇండస్ట్రియల్ స్కేల్ ప్రాసెస్ మీద ఆధారపడి డెవలప్ చేయవలసిన ఎక్విప్మెంట్ మరియు ఈ విధంగా ఏదైనా మోడల్ ఈక్వేషన్ చేసినప్పుడు ఇది మోడల్ డెవలప్మెంట్ మీరు దానిని డైమెన్షనల్ కన్సిస్టెంట్ గా చేయాలి మరియు డైమెన్షనల్గా కాన్స్టాంట్ గా ఉండాలి మీరు ఈ డైమెన్షన్ లెస్ ఫామ్ ని చేయాలనుకుంటే మీరు ఆ ఈక్వేషన్ ని కొన్నిసార్లు డైమెన్షన్ లెస్ గ్రూప్ లేదా డైమెన్షన్ లెస్ నంబర్ గా చేంజ్ చేయాలి ఇప్పుడు ఆ డైమెన్షన్ లెస్ నెంబర్ ను చేయడానికి మీరు కొంత డైమెన్షనల్ అనాలసిస్ చేయాలి అలా చేయడానికి ఒక నిర్దిష్ట మార్గం ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ ఇంకా డిస్కస్ చేయబడుతుంది ప్రాసెస్ వేరియబుల్స్ ఆధారంగా డైమెన్షనల్ అనాలసిస్ చేయడానికి రెండు ప్రాసెస్లు ఉన్నాయి ఆ ప్రాసెస్ యొక్క అనాలిసిస్ కోసం N నెంబర్ వేరియబుల్స్ ఉంటే అప్పుడు మీరు ఆ మొత్తం ప్రాసెస్ వేరియబుల్స్ డైమెన్షన్ లెస్ ఫామ్ లో చేయవలసి ఉంటుంది ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మరియు రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వేషన్స్ డైమెన్షన్ లేకుండా ఉంటాయి కాబట్టి దీన్ని చేయడానికి రెండు ప్రాసెస్ లు ఉన్నాయి ఒకటి రేలీ మెథడ్Rayleighs method మరియు మరొకటి బకింగ్హామ్ pi థీరమ్ అంటారు ఇప్పుడు ఈ రెండు పద్ధతుల ద్వారా అనలైజ్ చేయడానికి ఈక్వేషన్ డైమెన్షనలీ కన్సిస్టెంట్ లేదా డైమెన్షన్ లెస్ నెంబర్ బేస్డ్ ఈక్వేషన్ కొన్ని ప్రైమరీ ఫండమెంటల్ యూనిట్ల ఆధారంగా ఆ డైమెన్షనల్ అనాలసిస్ చేయవలసి ఉంటుంది అని మీరు తెలుసుకోవాలి ఇప్పుడు ప్రైమరీ టైం ఫండమెంటల్ యూనిట్ల ఆధారంగా లెంగ్త్మాస్ మరియు టైం డైమెన్షన్ లెస్ గ్రూప్ గా చేయడానికి మీరు ఆ డైమెన్షన్ ను ఎనాలిసిస్ చేయవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ ఒక్కొక్కటిగా చేస్తాము మరియు దానికి వెళ్లడానికి ముందు మీరు ముఖ్యమైన డైమెన్షన్స్ తెలుసుకోవాలి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి జామెట్రికల్ వేరియబుల్ కైనమాటిక్స్ వేరియబుల్ డైనమిక్ వేరియబుల్ కూడా ఫ్లూయిడ్ ప్రాపర్టీ వేరియబుల్స్ మరియు ఏరియా వాల్యూమ్ మూమెంట్ ఏరియా జామెట్రీ వంటి క్వాంటిటీస్ వెలాసిటీ యాక్సిలరేషన్ యాంగిల్ యాంగ్యులర్ వెలాసిటీ క్వాంటిటీ ఆఫ్ ఫ్లో మాస్ ఫ్లో రేట్ వంటి కైనమాటిక్స్ కూడా మీరు చెప్పగలరు ఫోర్స్ మూమెంట్ టార్క్ ఎనర్జీ హీట్ పవర్ ప్రెజర్ స్ట్రెస్ వంటి వి డైనమిక్ వేరియబుల్స్ కొన్ని ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ డెన్సిటీ విస్కోసిటీ సర్ఫేస్ టెన్షన్ కైనమాటిక్ విస్కోసిటీ థర్మల్ కండక్టివిటీ స్పెసిఫిక్ హీట్ బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఫ్లూయిడ్ వంటివి కాబట్టి ఆ క్వాంటిటీస్ అన్ని ఒక నిర్దిష్ట డైమెన్షన్ తో రిప్రజెంట్ చేస్తారు ఇక్కడ ఈ స్లయిడ్లో కూడా డైమెన్షన్స్ ఇవ్వబడ్డాయి ఆ డైమెన్షన్స్ డైమెన్షన్ ని అనలైజ్ చేయడానికి మరియు డైమెన్షన్ లెస్ గ్రూప్ గా చేయడానికి అవసరం అందువల్ల దీనికి రెండు మెథడ్స్ ఉన్నాయని చెప్పాను ఒకటి రాలీ మెథడ్ మరియు మరొకటి బకింగ్హామ్ pi మెథడ్ కాబట్టి మీరు ఈ రెండు మెథడ్స్ ను గుర్తుంచుకోవాలి మరియు డైమెన్షన్ అనాలసిస్ యొక్క రెండు మెథడ్స్ ప్రాబ్లెమ్ యొక్క సంబంధిత ఇండిపెండెంట్ డైమెన్షన్ లెస్ పారామీటర్స్ ను మాత్రమే నిర్ణయిస్తాయి కానీ వాటి మధ్య ఎక్సాక్ట్ రిలేషన్ ని కాదు ఇక్కడ ఇది చేస్తుంది మొదట ఆ రేలీ మెథడ్Rayleighs method గురించి డిస్కస్ చేద్దాం మెథడ్ ఈ క్రింది స్టెప్స్ ను కలిగి ఉంటుంది స్టెప్ 1 డిపెండెంట్ వేరియబుల్ ను ఇన్ఫ్లుయెన్స్ చేసే అన్ని ఇన్ డిపెండెంట్ వేరియబుల్స్ ను గమనిస్తుంది ఏదైనా ప్రాసెస్ వలె పైపు ద్వారా ఫ్లూయిడ్ ఫ్లో అని అనుకుందాం పైపు ద్వారా ఫ్లూయిడ్ ఫ్లో ఐనపుడల్లా ప్రెజర్ లో చేంజ్ ఉంటుందని మీరు చూస్తారు ఇప్పుడు ప్రెజర్ అనేది కొన్ని ఇతర ఇన్ డిపెండెంట్ వేరియబుల్స్ ఆధారంగా ఒక డిపెండెంట్ వేరియబుల్ పైపు యొక్క డయామీటర్ ఆధారంగా ప్రెజర్ ఎలా మారుతుందో అది మార్చబడుతుంది లిక్విడ్ ప్రెజర్ యొక్క వెలాసిటీ చేంజ్ ఐతే ప్రెజర్ చేంజ్ అవుతుంది మీరు ఫ్లూయిడ్ యొక్క టైప్ చేంజ్ చేస్తే అది దాని ఫిజికల్ ప్రాపర్టీస్ మార్చుకుంటుంది అందువల్ల దీని ఆధారంగా ప్రెజర్ డ్రాప్ యొక్క చేంజ్ ఉంటుందని మీరు చూస్తారు అందువల్ల ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్స్ ప్రెజర్ డ్రాప్ ఇక్కడ ఇన్ డిపెండెంట్ వేరియబుల్స్ సిస్టమ్ డయామీటర్ యొక్క కాలమ్ కాలమ్ లెంగ్త్ ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ కూడా పైపు యొక్క రఫ్నెస్ ఉన్న లేకపోయినా అది కూడా ప్రెజర్ డ్రాప్ లో చేంజ్ ను ఇస్తుంది కాబట్టి మీరు ప్రాసెస్ ను ఇన్ఫ్లుయెన్స్ చేసే అన్ని ఇన్ డిపెండెంట్ వేరియబుల్స్ ను మరియు ఈ ఇన్ డిపెండెంట్ వేరియబుల్స్ ను ఇన్ఫ్లుయెన్స్ చేసే డిపెండెంట్ వేరియబుల్స్ ను కూడా మీరు గమనించాలి Y వేరియబుల్ అయితే మీరు ఏమి చేయాలి ఇది X1 X2 X3 మరియు Xn వంటి ఇన్ డిపెండెంట్ వేరియబుల్స్ పై ఆధారపడి ఉంటుంది అప్పుడు ఫంక్షనల్ ఈక్వేషన్ ని వ్రాస్తుంది Y f X1 X2 X3 Xn యొక్క ఫంక్షన్ అంటే దానికి సమానం అక్కడ n నెంబర్ వేరియబుల్స్ ఉండవచ్చు ఇది అక్కడ ఎక్కువ నెంబర్ వేరియబుల్స్ కావచ్చు అది ఇన్ డిపెండెంట్ గా ఉంటుంది అయితే డిపెండెంట్ వేరియబుల్ అక్కడ కొన్ని వేరియబుల్ అవుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఆ ఇన్ డిపెండెంట్ వేరియబుల్స్ ఆధారంగా డిపెండెంట్ వేరియబుల్స్ యొక్క ఫంక్షనాలిటీ ను ఎక్ష్ప్రెస్స్ చేయాలి ఆ తరువాత మీరు చేయవలసింది ఫంక్షనల్ ఈక్వేషన్ ని ఈ y రూపంలో రాయడం y అనేది C కు X1 పవర్ a X2 పవర్ b X3 పవర్ c మరియు Xn పవర్ మ్ xm 1 2 3 n కాబట్టి ఈ సందర్భంలో మీరు నిజంగా ఇన్ డిపెండెంట్ మరియు డిపెండెంట్ వేరియబుల్స్ యొక్క రిలేషన్ చేస్తారు ఇక్కడ C అనేది డైమెన్షన్ లెస్ కాన్స్టాంట్ యొక్క కాన్స్టాంట్ మరియు a b c మరియు m ఆర్బిటరీ ఎక్సపోనెంట్స్ ఆ ఎక్సపోనెంట్స్ C a b c ప్రాసెస్ ఆధారంగా ఆ ఎక్స్పెరిమెంటల్ డేటా నుండి ఆ ఎక్సపోనెంట్స్ పొందబడతాయి ఆపై ఆ ఈక్వేషన్ లోని ప్రతి క్వాంటిటీ ని ఫండమెంటల్ డైమెన్షన్ లో ఎక్ష్ప్రెస్స్ చేయాలి దీనిలో అవసరమైన పరిష్కారం ఉంటుంది ఇప్పుడు ఆ తరువాత డైమెన్షనల్ హూమోజెనిటీ ను ఉపయోగించడం ద్వారా సైమల్టేనియస్ ఈక్వెషన్స్ సెట్ ని పొందండి ఇది a b c మరియు m అనే ఎక్సపోనెంట్స్ ను కలిగి ఉంటుంది ఆ తరువాత మీరు a b c మరియు m అనే ఎక్సపోనెంట్స్ వేల్యూ ను పొందడానికి ఈ ఈక్వెషన్స్ ను సాల్వ్ చేయాలి అప్పటి నుండి ఇలాంటి ఎక్స్పో నెంట్లతో వేరియబుల్స్ ద్వారా డైమెన్షన్ లెస్ గ్రూప్ ని కనుగొనండి ఇక్కడ ఈ మెథడ్స్ యొక్క ఉదాహరణలు F ని రిప్రజెంట్ చేసే ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ను కన్సిడర్ చేద్దాం ఒక లిక్విడ్ పైపు గుండా వెళుతున్నప్పుడు ఇది పైపు యొక్క ఫ్లో డయామీటర్ యొక్క ఫ్లూయిడ్ వెలాసిటీ మరియు పైపు రఫ్నెస్ యొక్క విస్కోసిటీ డెన్సిటీ పై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మీరు పైపు ఫ్లో కి రేషనల్ ఈక్వేషన్ ని పొందాలి రేలీ మెథడ్ ద్వారా డైమెన్షన్ లెస్ గ్రూప్ పరంగా స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 ఇలా అనుసరించే విధంగా మీరు ఏమి చేయాలి స్టెప్ 1 గా మీరు మొదట డిపెండెంట్ వేరియబుల్ మరియు ఇన్ డిపెండెంట్ వేరియబుల్స్ ఏమిటో గుర్తించాలి ఆ ఇన్ డిపెండెంట్ వేరియబుల్స్ ఏమిటి ఇది ఫ్రిక్షనల్ రెసిస్టన్స్ ఎందుకంటే పైప్ యొక్క ఫ్లో డయామీటర్ యొక్క ఫ్లూయిడ్ వెలాసిటీ యొక్క ఫ్లూయిడ్ డెన్సిటీ యొక్క విస్కోసిటీ మరియు పైపు సర్ఫేస్ యొక్క రఫ్నెస్ ని బట్టి ఈ ఫ్రిక్షనల్ రెసిస్టన్స్ కాబట్టి పైపు యొక్క ఈ విస్కోసిటీ miu ద్వారా రిప్రజెంట్ చేయబడుతుంది డెన్సిటీ రో ద్వారా రిప్రజెంట్ చేయబడుతుంది ఫ్లో యొక్క వెలాసిటీ v పైపు డయామీటర్ d మరియు పైపు రఫ్నెస్ ఎప్సిలాన్ F f m r v d e కాబట్టి ఈ డిపెండెంట్ వేరియబుల్ f అంటే రెసిస్టెన్స్ మరియు ఇక్కడ ఫంక్షనల్ ఈక్వేషన్ ని మీరు ఎక్ష్ప్రెస్స్ చేయగలిగినప్పుడు ఆ F అనేది డిపెండెంట్ వేరియబుల్స్ కు సమానమైన miu row v d మరియు ఎప్సిలాన్ వంటి ఇన్ డిపెండెంట్ వేరియబుల్స్ యొక్క ఫంక్షన్ ఇండిపెండెంట్ గా ఉండాలి ఇప్పుడు తరువాతి స్టెప్ అక్కడ ఫంక్షన్ యొక్క ఈక్వేషన్ యొక్క F అనేది C miu పవర్ a రో పవర్ b v పవర్ d మరియు ఎప్సిలాన్ పవర్ e F Cm ar bvcDde e నేను ఇంతకు ముందు డిస్క్రైబ్ చేశాను దీని ప్రకారం మీరు ఈ ఈక్వేషన్ లోని ప్రతి క్వాంటిటీ ని ఫండమెంటల్ డైమెన్షన్స్ లో ఎక్స్ ప్రెస్ చేయాలి F అనేది C miu పవర్ a రో పవర్ b v పవర్ d మరియు ఎప్సిలాన్ పవర్ e కు సమానం F Cm ar bvcDde e ఇప్పుడు ఈ సందర్భంలో ఇంతక ముందే చెప్పుకున్నట్లు గా F యొక్క డైమెన్షన్ M L T పవర్ 2 కు సమానంగా ఉంటుంది మరియు c కి ఇక్కడ డైమెన్షన్స్ ఉండవు విస్కోసిటీ మరియు డెన్సిటీ యొక్క డైమెన్షన్ కి ML ఇన్వర్స్ మరియు T ఇన్వర్స్ పవర్ 3 కు మరియు v యొక్క డైమెన్షన్ L పవర్ 1 కు మరియు D యొక్క డైమెన్షన్ L మరియు ఎప్సిలాన్ యొక్క డైమెన్షన్ L F C a b c D d e MLT 2 Ca c d e కాబట్టి ఆ డైమెన్షనల్ హూమోజెనిటి కాన్సెప్ట్ ఆధారంగా b c d e తో కూడిన సైమల్టేనియస్ ఈక్వేషన్స్ ను ఇలా రిప్రెజెంట్ చేయవచ్చు మీరు స్లైడ్లోని ఈక్వేషన్ నెంబర్ 3 యొక్క రెండు వైపులా డైమెన్షన్ ని సమం చేస్తే డైమెన్షన్స్ మొదట వచ్చాయని మీరు వ్రాయవచ్చు ఈ ఈక్వేషన్ నెంబర్ 3 లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ డైమెన్షన్ M యొక్క పవర్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్ M యొక్క పవర్ a మరియు b కనుక ఇది 1 a b కి సమానం అదేవిధంగా మీరు L లెంగ్త్ కోసం కన్సిడర్ చేసుకుంటే డైమెన్షన్స్ 1 -a 3b c d e ఈక్వేషన్ 5 లో ఇచ్చినట్టు ఉంటుంది ఇక్కడ డైమెన్షన్స్ కంపారిజన్ టైం కి మాత్రమే మరియు మీరు ఈ ఈక్వేషన్ ని 2 a c గా చేయవచ్చు అది ఈక్వేషన్ నెంబర్ 6 లో ఇవ్వబడుతుంది ఆ తరువాత మీరు 4 5 మరియు 6 ఈ మూడు ఈక్వేషన్స్ ను సాల్వ్ చేయాలి ఇక్కడ ఇలా మీరు 7 ను ఎక్స్ప్రెస్ చేయాలి ఈ ఈక్వేషన్ నెంబర్ 4 b 1 a కు సమానంగా ఉంటుంది ఆపై ఈక్వేషన్ నెంబర్ 6 అనేది 2 a కు మరియు ఈక్వేషన్ నెంబర్ 5 అనేది d 2 a e కు సమానం గా రిప్రజెంట్ చేయవచ్చు కాబట్టి ఈ సందర్భంలో మీరు ఆ ఈక్వేషన్ ప్రకారం ఎక్సపోనెంట్స్ చే రిప్రజెంట్ చేయబడే b c d ని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ F వంటి డైమెన్షన్ లెస్ గ్రూప్ ఫామ్ ఐన తరువాత మీరు ఆ b c మరియు d లను సబ్స్టిట్యూట్ చేయాలి అన్నీ A మరియు B ల లో ఉంటాయి లేదా మీరు BCD వాల్యూస్ ను కొశ్చన్ నెంబర్ 2 లోని అక్కడ ఈక్వేషన్ నెంబర్ లో సబ్స్టిట్యూట్ చేస్తారు అప్పుడు మీరు దానిని చూస్తారు మరియు మీరు దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మరియు దీనిని రైట్ హ్యాండ్ సైడ్ రిప్రజెంట్ చేయవచ్చు కాబట్టి ఇందులో ఇది ఒక గ్రూప్ లో మరియు ఇది ఇంకొక గ్రూప్ లో ఉంటుందని మీరు చూస్తారు ఈ గ్రూప్స్ వాస్తవానికి డైమెన్షనల్ గా తయారైన చోట మీరు రో b d D b Miu చెక్ చేయవచ్చు ఇది డైమెన్షన్ లెస్ ఎప్సిలాన్ బై D కూడా డైమెన్షన్ లెస్ F బై రో వి స్క్వేర్ బై డి స్క్వైర్ కూడా డైమెన్షన్ లెస్ కాబట్టి ఈ 3 డైమెన్షన్ లెస్ గ్రూపులు ఫామ్ అవుతాయి మరియు ఈ డైమెన్షన్ లెస్ గ్రూపులు ఈ విధంగా ఇంటర్ రిలేటెడ్ గా ఉంటాయి మీరు డిపెండెంట్ వేరియబుల్ గా కన్సిడర్ చేసినట్లయితే ఫ్లో రెసిస్టన్స్ ఉంటుంది కాబట్టి డైమెన్స్లెస్ గ్రూప్ ఫ్లో రెసిస్టన్స్ పరంగా తయారవుతుంది అది డిపెండెంట్ వేరియబుల్ ఈ గ్రూప్ డిపెండెంట్ డైమెన్షన్ లెస్ గ్రూప్స్ గా ఉండాలి ఇన్ డిపెండెంట్ డైమెన్షన్ లెస్ గ్రూప్స్ ఇక్కడ ఉన్నాయి మరియు ఇది ఒకటి కాబట్టి ఈ సందర్భంలో మనము ఈ ఫంక్షనాలిటీని ఎఫ్ బై రో వి స్క్వేర్ డి స్క్వేర్ చేయవచ్చు ఈ డైమెన్షన్ లెస్ గ్రూప్ ఇక్కడ రైట్ సైడ్ డైమెన్షన్ లెస్ గ్రూప్ యొక్క ఫంక్షన్ ఇప్పుడు దీనిని ఒక ఈక్వేషన్ లేదా ఫంక్షనాలిటీ అని పిలుస్తారు ఇది కొన్ని డైమెన్షన్ లెస్ గ్రూప్స్ పరంగా ఎక్స్ప్రెస్ చేయబడుతుంది కాబట్టి దీనిని రేషనల్ ఈక్వేషన్ అంటారు ఇక్కడ ఈ ఈక్వేషన్ యొక్క రెండు వైపులా డైమెన్షన్స్ ఉండవు అయితే ఈ వేరియబుల్స్ అన్నీ మీ ఈక్వేషన్స్ లలో ఒక పార్ట్ అవుతాయి మరియు మీ ఈక్వేషన్స్ మరియు ఆ వేరియబుల్స్ యొక్క ఎఫెక్ట్ ఈ ఈక్వేషన్ ద్వారా యాక్సెస్ చేయబడుతుంది ఇప్పుడు రిగ్రెషన్ అనాలిసిస్ ద్వారా ఆ ఎక్స్ప్రెషన్ ను ఎక్స్పెరిమెంటల్ డేటాతో ఉంచడం ద్వారా మీరు యాక్సెస్ చేయగల ఈక్వేషన్ లో ఎక్సక్టు ఫంక్షనాలిటీ ఏమిటి ఆ విధంగా మీరు ఈక్వేషన్ ని ఫెర్మెంట్ చేయవచ్చు కాబట్టి దాన్ని డైమెన్షనల్ అనాలసిస్ చేయడానికి మరియు ఆ డైమెన్షన్ ఎనాలిసిస్ ద్వారా రేషనల్ ఈక్వేషన్ గా మార్చడానికి ఇప్పుడు ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనది కానీ వేరియబుల్స్ యొక్క నంబర్ ఆధారంగా ఎన్ని డైమెన్షన్ లెస్ గ్రూపులను తయారు చేయవచ్చో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి మీకు 5 వేరియబుల్ ఉంటే మీరు 5 3 ను తయారు చేయవచ్చు అది రెండు డైమెన్షన్ లెస్ గ్రూపు లకు సమానం మీకు 6 వేరియబుల్స్ ఉంటే మొత్తం 6 వేరియబుల్స్ ఉంటే మొత్తం 6 3 మొత్తం మూడు డైమెన్షన్ లెస్ గ్రూపు లను చేయవచ్చు బేసిక్ రూల్ ఏమిటంటే మీకు n నెంబర్ వేరియబుల్స్ ఉంటే మీరు n j డైమెన్షన్ లెస్ గ్రూపు లను చేయవచ్చు J అంటే ఏమిటి J అనేది ఫండమెంటల్ డైమెన్షన్స్ యొక్క నెంబర్ ఫండమెంటల్ డైమెన్షన్స్ మూడు కాబట్టి ఇక్కడ డైమెన్షన్స్ మరియు ఫండమెంటల్ డైమెన్షన్స్ మూడు మొత్తం వేరియబుల్స్ n అయితే అప్పుడు అది n j నెంబర్ గ్రూప్స్ కు సమానంగా ఉంటుంది ఇక్కడ ఈ ఉదాహరణలో మీరు చూస్తారు ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ miu 1 రో 2 v 3 D 4 ఎప్సిలాన్ 5 మరియు F 6 మొత్తం 6 నెంబర్ వేరియబుల్స్ అయితే ఫండమెంటల్ డైమెన్షన్స్ యొక్క నెంబర్ 3 అవుతుంది కాబట్టి ఎన్ని గ్రూప్స్ ఫామ్ అవుతాయి అంటే 6 3 అంటే డైమెన్షన్ లెస్ గ్రూప్ యొక్క నెంబర్ 3 అవుతుంది కాబట్టి ఈ రాలీ మెథడ్ ద్వారా డైమెన్షనల్ అనాలసిస్ తర్వాత మీకు ఈ 3 గ్రూప్స్ వచ్చాయని మీరు చూస్తారు ఇక్కడ ఇది ఒకటి మరియు ఇది మీకు లభించిన ఈ మూడు గ్రూప్స్ లో ఇది ఒకటి అవి డైమెన్షన్ లెస్ గ్రూపులు కాబట్టి మీ వేరియబుల్స్ నెంబర్ ఆధారంగా ఎన్ని నంబర్స్ డైమెన్షన్ లెస్ గ్రూపులను పొందుతాయో తెలుసుకోవడానికి ఇది బేసిక్ థియరీ ఇప్పుడు మనము ఆ బకింగ్హామ్ pi మెథడ్ గురించి డిస్కస్ చేస్తాము ఈ డైమెన్షన్ ని అనలైజ్ చేయడానికి ఈ మెథడ్ ఈ బకింగ్హామ్ మెథడ్ ద్వారా డైమెన్షనల్ గా డైమెన్షన్ ఎనాలిసిస్ చేస్తుంది ఇది కూడా మీరు ఆ రేషనల్ ఈక్వేషన్ ని చేయవచ్చు ఇక్కడ అన్ని గ్రూప్స్ కు డైమెన్షన్ లేదు మరియు ఈ సందర్భంలో మీరు ఏమి చేయాలి ఆ థియరీ ప్రకారం X1X2 Xn వంటి వేరియబుల్స్ మధ్య ఫంక్షనల్ రిలేషన్ అనేది X1 X2 Xn యొక్క ఫంక్షన్ సున్నాకి సమానం మరియు ఇక్కడ n వేరియబుల్స్ నెంబర్ కు సమానం మరియు j అయితే లెంగ్త్ L మరియు మాస్ M మరియు టైం T వంటి ఫండమెంటల్ డైమెన్షన్స్ యొక్క నెంబర్ అప్పుడు MLT ఇవి ఫండమెంటల్ డైమెన్షన్స్ అప్పుడు అనేక డైమెన్షన్ లెస్ గ్రూపులు n j ఏర్పడవచ్చు ఇది ఇప్పటికే "ఇక్కడ నేను బకింగ్హామ్ మెథడ్ ద్వారా డైమెన్షన్ యొక్క ఎనాలిసిస్ లో చెప్పాను ఇక్కడ డైమెన్షన్ లెస్ గ్రూపుల నెంబర్ లభిస్తుందని చెప్పాను ఇప్పుడు ఈ బకింగ్హామ్ pi థీరం ప్రకారం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసిన డైమెన్షన్ లెస్ గ్రూపులు pi I అనేది X1 పవర్ a1 కు మరియు X2 పవర్ b 1 మరియు Xj పవర్ j I మరియు Xj 1 కు సమానం ఇక్కడ X1 X2 Xj వాటిని రిపీటింగ్ వేరియబుల్స్ అని పిలుస్తారు మరియు Xj 1 ను నాన్ రిపీటింగ్ వేరియబుల్స్ అంటారు డైమెన్స్లెస్ గ్రూపుల ఎనాలిసిస్ కి వస్తే కొన్ని వేరియబుల్స్ మళ్లీ మళ్లీ రిపీట్ అవుతాయి ఇక్కడ pi I లాగా pi అంటే ఇక్కడ డైమెన్షన్ లెస్ గ్రూపులు ఇక్కడ n నెంబర్ డైమెన్షన్ లెస్ గ్రూపు లు ఫామ్ అవ్వవచ్చు ఇక్కడ మూడు డైమెన్షన్ లెస్ గ్రూపు లు వస్తున్నట్లయితే X1a X2a Xja మరియు తరువాత Xj 1 ఇక్కడ రిపీటింగ్ వేరియబుల్స్ ఫండమెంటల్ డైమెన్షన్స్ యొక్క నెంబర్ కు సమానం రిపీటింగ్ వేరియబుల్స్ ఫండమెంటల్ డైమెన్షన్స్ నెంబర్ కు సమానం అని మీరు కన్సిడర్ చేయాలి అది ఇక్కడ మూడు ఉంటుంది కాబట్టి ఇక్కడ X1 X2 మరియు Xj వీటిని రిపీటింగ్ వేరియబుల్స్ అంటారు ఇది మూడు మాత్రమే ఉండాలి అయితే X j 1 ఇతర వేరియబుల్స్ మరియు j ఇక్కడ 3 కి సమానం మరియు డైమెన్షన్ లెస్ గ్రూపు లో ఫంక్షనల్ రిలేషన్షిప్స్ ఇక్కడ ఉన్నాయి అప్పుడు డైమెన్షన్ లెస్ గ్రూపు లు pi I గా ఉండాలి అప్పుడు ఇది pi 1 pi 2 మరియు pi అది 0 కి సమానం అవుతుంది ఇక్కడ ఈ ఫంక్షనాలిటీ అంటే ఏమిటి 5 పరంగా అవి డైమెన్షన్ లెస్ గ్రూప్స్ ఇక్కడ కూడా మనము ఈ డైమెన్షన్ ని బకింగ్హామ్ మెథడ్ ద్వారా స్టెప్ వైస్ అనలైజ్ చేయవచ్చు స్టెప్ 1 మీరు రిలవెంట్ వేరియబుల్స్ మరియు ఫంక్షన్ను ఫాస్ట్ గా ఐడెంటిఫై చేసి ఆపై డైమెన్షన్స్ వ్రాసి ఆపై ఇన్ డిపెండెంట్ డైమెన్షన్స్ మరియు నాన్ డైమెన్షనల్ గ్రూప్స్ నెంబర్ ను ఎస్టాబ్లిష్ చేసి ఆపై 4 వ స్టెప్ లో సాధారణంగా రిపీటింగ్ వేరియబుల్స్ ఇన్ డిపెండెంట్ మరియు డిపెండెంట్ వేరియబుల్స్ ఎంచుకోండి సాధారణంగా రిపీటింగ్ వేరియబుల్ మొదట రిపీటింగ్ వేరియబుల్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ను మరియు రెండవది ఫ్లో క్యారెక్టర్ స్టిక్స్ ను మరియు మూడవది జామెట్రిక్ వేరియబుల్స్ ను రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఆ విధంగా మీరు ఈ రిపీటింగ్ వేరియబుల్స్ ను ఆసిలేట్ చేయాలి కాబట్టి మీరు ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ వంటి రిపీటింగ్ వేరియబుల్స్ ను మూడుసార్లు సెలెక్ట్ చేసుకోలేరు ఇప్పుడు మీరు ఈస్ట్ నుండి ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ఫ్లో క్యారెక్టర్ స్టిక్స్ మరియు జామెట్రిక్ క్యారెక్టర్ స్టిక్స్ ను తీసుకోవాలి ఈ వేరియబుల్స్ నుండి మీరు ఒక డైమెన్షన్ ని తీసుకోవాలి అప్పుడు స్టెప్ 5 కోఎఫిషిఎంట్ ని సాల్వ్ చేయటం ద్వారా పంపే రిమైనింగ్ వేరియబుల్స్ను డైమెన్షనల్ చేయకుండా డైమెన్షన్ లెస్ గ్రూప్స్ pi s ను మీరు క్రియేట్ చేయాలి ఆపై మీరు నాన్ డైమెన్షనల్ రిలేషన్షిప్ ను సెట్ చేసుకోవాలి ఆపై సౌలభ్యం కోసం రిఆరెంజ్ చేయండి మీరు ఈ కేసును pi యొక్క గ్రూప్ లో దేనినైనా ఆ pi యొక్క పవర్ తో రీప్లేస్ చేయటానికి లేదా అదే నెంబర్ లో ఇన్ డిపెండెంట్ డైమెన్షన్ లెస్ గ్రూప్స్ ను నిలుపుకొని అందించిన ఇతర pi లతో ప్రోడక్ట్ ని కొనండి ' అదే విధంగా ఈ బకింగ్హామ్ pi థీరం పై ఆధారపడి ఉంటుంది ఫ్రిక్షనల్ రెసిస్టన్స్ F ను మళ్ళీ కన్సిడర్ చేసుకుందాం పైపు ద్వారా ఒక ఫ్లూయిడ్ ఫ్లో అవుతున్నపుడు అది పైప్ మరియు పైపు సర్ఫేస్ రఫ్నెస్ యొక్క ఫ్లో డయామీటర్ యొక్క ఫ్లూయిడ్ వెలాసిటీ యొక్క విస్కోసిటీ డెన్సిటీ పై ఆధారపడి ఉంటుంది ఈ సందర్భంలో డైమెన్స్లెస్ గ్రూపుల పరంగా ఈ బకింగ్హామ్ pi థీరం ఆధారంగా రేషనల్ ఈక్వేషన్ ని డిరైవ్ చేయవచ్చు ఇప్పుడు మొదట మీరు రిలెవంట్ వేరియబుల్స్ మరియు ఫంక్షన్ ని స్టేట్ గా కన్సిడర్ చేయాలి పైపు మరియు పైపు సర్ఫేస్ రఫ్నెస్ యొక్క ఫ్లో డయామీటర్ యొక్క విస్కోసిటీ డెన్సిటీ వెలాసిటీ కాబట్టి ఇవి రిలేవెంట్ వేరియబుల్స్ అందువల్ల వీటిలో కొన్ని డిపెండెంట్ మరియు కొన్ని ఇన్ డిపెండెంట్ గా ఉంటాయి కానీ మొత్తంగా అన్ని వేరియబుల్స్ కు ఈ విధమైన ఫంక్షనాలిటీ ను ఇక్కడ f miu row v D ఎప్సిలాన్ యొక్క ఫంక్షన్ గా చేయాలి ఇది 0 కి సమానంగా ఉంటుంది కానీ ఇక్కడ ఆ రేలీ మెథడ్ అనేది డిఫెరెంట్ ఏమిటంటే ఇక్కడ ఈ f అనేది నిర్దిష్ట డిపెండెంట్ వేరియబుల్స్ అనేవి ఇన్ డిపెండెంట్ వేరియబుల్స్ యొక్క ఫంక్షన్ అది miu కొన్ని వేరియబుల్స్ యొక్క ఫంక్షన్ అవుతుంది ఈ సందర్భంలో డైరెక్ట్ గా ఒక ఫంక్షన్ ఈ విధంగా ఫామ్ అవుతుంది ఆపై మీరు ఇక్కడ ప్రతి వేరియబుల్ యొక్క డైమెన్షన్స్ ఏమిటో గమనించాలి F యొక్క డైమెన్షన్స్ ఏమిటి miu యొక్క డైమెన్షన్ ఏమిటి రో యొక్క డైమెన్షన్ ఏమిటి V యొక్క డైమెన్షన్ ఏమిటి మరియు D యొక్క డైమెన్షన్ ఏమిటి ఆపై ఎప్సిలాన్ కూడా కాబట్టి ఈ విధంగా అన్ని వేరియబుల్స్ కోసం అన్ని డైమెన్షన్స్ రాయండి ఇప్పుడు ఈ సందర్భంలో రెలెవంట్ వేరియబుల్స్ యొక్క రెలెవంట్ వేరియబుల్స్ నెంబర్ 6 అంటే n 6 కి సమానం ఇన్ డిపెండెంట్ డైమెన్షన్స్ నెంబర్ సాధారణంగా 3 అంటే అది j అంటే M L మరియు T మరియు నాన్ డైమెన్షనల్ గ్రూప్స్ నెంబర్ 6 3 3 అంటే 3 కి సమానం అయిన n j ప్రిన్సిపుల్ ఆధారంగా తయారవుతుంది తరువాత మీరు మూడు డైమెన్షనల్ ఇన్ డిపెండెంట్ రిపీటింగ్ వేరియబుల్స్ చూస్ చేసుకోవాలి రిపీటింగ్ వేరియబుల్ లో మీరు ఫ్లూయిడ్ ప్రాపర్టీ నుండి ఒకటి డెన్సిటీ లాగా మరియు ఇంకొకటి ఫ్లో క్యారెక్టారిస్టిక్స్ నుండి వెలాసిటీ ను మరియు పైపు యొక్క డయామీటర్ ను జామెట్రీ క్యారెక్టారిస్టిక్స్ నుండి తీసుకోవాలి కాబట్టి ఈ మూడు రిపీటింగ్ వేరియబుల్స్ ఎనాలిసిస్ కోసం ఇక్కడ చూస్ చేసుకోబడతాయి కాబట్టి ఇది చాలా ముఖ్యం మీరు మూడు వేరియబుల్స్ ను రో రో రో వి మరల రో గా తీసుకోలేదు మరియు మీరు అలా చేయలేరు సెపరేట్ గా మనము ఈ రిపీటింగ్ వేరియబుల్స్ తీసుకోవాలి ఒకటి ఫ్లూయిడ్ ప్రాపర్టీ నుండి ఒకటి ఫ్లో క్యారెక్టారిస్టిక్స్ నుండి మరియు మరొకటి జామెట్రీ క్యారెక్టారిస్టిక్స్ నుండి ఆపై మనము ఆ డైమెన్షన్ లెస్ గ్రూప్స్ ను క్రియేట్ చేయాలి మనము n j నుండి 6 3 3 డైమెన్షన్ లెస్ గ్రూపుల నుండి వెళుతున్నప్పుడు ఫస్ట్ డైమెన్షన్ లెస్ ప్రిన్సిపుల్ ఏమిటి ఇక్కడ అది pi అంటే ఆ pi 1 pi 2 మరియు pi3 కు సమానం కాబట్టి pi1 అంటే రో v మరియు D కు సమానం ఇవి ఇక్కడ రిపీటింగ్ వేరియబుల్స్ మరియు నాన్ రిపీటింగ్ వేరియబుల్స్ ఒకటి F ఇతర నాన్ రిపీటింగ్ వేరియబుల్స్ miu అక్కడ ఎప్సిలాన్ కాబట్టి మనము రిపీటింగ్ వేరియబుల్స్ తో నాన్ రిపీటింగ్ వేరియబుల్స్ లా చేయవచ్చు డైమెన్షన్ లెస్ గ్రూపుల ఫంక్షనాలిటీ ను ఇలా చేయవచ్చు అదేవిధంగా సెకండ్ డైమెన్షన్ లెస్ గ్రూపుల కోసం మనము మళ్ళీ రో v మరియు D వంటి రిపీటింగ్ వేరియబుల్స్ మరియు ఇతర నాన్ రిపీటింగ్ వేరియబుల్స్ miu ను ఉపయోగించవచ్చు మరియు ఇక్కడ pi 3 మళ్ళీ ఆ రిపీటింగ్ వేరియబుల్స్ తో నాన్ రిపీటింగ్ వేరియబుల్స్ తో మనము ఈ విధంగా ఈక్వేషన్స్ లను తయారు చేయాలి కాబట్టి ఈ విధంగా మనము ఇక్కడ ఆ డైమెన్షన్ లెస్ గ్రూప్స్ ను కలిగి ఉండాలి ఆ తరువాత ఆ ఈక్వేషన్ ని సమానం చేయడం ద్వారా ఆ డైమెన్షనల్ కన్సిస్టెన్సీ చేయాలి ఇక్కడ ఈ సందర్భంలో ఇక్కడ ఈక్వేషన్ నుండి pi 1 కు సమానం మీరు pi 1 అనేది రో పవర్ a1 v పవర్ b1 D పవర్ c1 మరియు F కి సమానమని కన్సిడర్ చేస్తే అప్పుడు మీరు ఈ వేరియబుల్స్ యొక్క డైమెన్షన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మరియు రైట్ హ్యాండ్ సైడ్ న pi1 అనేది డైమెన్షన్ లెస్ గ్రూప్ అప్పుడు డైమెన్షన్స్ ఉండవు మనం దానిని M పవర్ 0 కు L పవర్ 0 మరియు T పవర్ 0 గా రిప్రజెంట్ చేయవచ్చు దాని అర్థం ఏమిటి ఇక్కడ డైమెన్షన్స్ ఉండవు అదేవిధంగా రైట్ హ్యాండ్ సైడ్ కోసం రో యొక్క డైమెన్షన్ ఏమిటో మీరు గమనించినట్లయితే అది ML పవర్ 3 అవుతుంది మరియు ఒక పవర్ a1 కాబట్టి పవర్ a1 యొక్క డైమెన్షన్స్ v కి సమానంగా ఉంటాయి అదే విధంగా D కి అదే విధంగా F కి కూడా మనము వ్రాయాలి ఆ తరువాత మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యొక్క ఈ డైమెన్షన్ ని రైట్ హ్యాండ్ సైడ్ తో సమానం చేస్తారు అప్పుడు మీరు ఇలాంటి ఈక్వేషన్ చేయవచ్చు ఈ సందర్భంలో మాదిరిగానే ఇక్కడ ఎక్సపోనెంట్ ఉంటుంది మనము ఫాస్ట్ M ను కన్సిడర్ చేస్తే M 0 యొక్క పవర్ ఏమిటి మరియు డైమెన్షన్ ఏమిటి మరియు రైట్ సైడ్ M యొక్క పవర్ ఏమిటి ఇక్కడ ఒకటి M1 మరియు ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ a1 1 అంటే సున్నాకి సమానం అదేవిధంగా L కోసం మనము రెండు వైపులా ఆ పవర్ ని కన్సిడర్ చేసుకుంటే అది 3a1 b1 c 1 1 0 కు సమానంగా ఉంటుంది అదేవిధంగా ఈ T కోసం మనము ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మరియు రైట్ సైడ్ యొక్క ఎక్సపోనెంట్ కి సమానం చేస్తే అప్పుడు మనము b1 2 యొక్క ఈ ఈక్వేషన్ ని కలిగి ఉండవచ్చు అది 0 కి సమానంగా ఉంటుంది ఇప్పుడు ఈ మూడు ఈక్వేషన్స్ ను సాల్వ్ చేయండి ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ మీకు a1 వేల్యూ 1 b 1 వేల్యూ 2 c1 వేల్యూ 2 కి సమానంగా ఉంటుందని మనము చూస్తాము కాబట్టి ఈ సందర్భంలో మీరు a 1 b 1 మరియు c 1 ను ఈ ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేసి రిఆరెంజ్ చేస్తే ఈ pi 1 అనేది F బై రో v స్క్వేర్ D స్క్వేర్ గా ఉంటుందని మీరు చూస్తారు మనము దీన్ని చెక్ చేసి ఇక్కడ అన్ని డైమెన్షన్స్ సబ్స్టిట్యూట్ చేయాలి ఈ pi1 కి డైమెన్షన్స్ ఉండవని మనము చూడవచ్చు కాబట్టి ఇది కేవలం డైమెన్షన్ లెస్ గ్రూప్ ఇప్పుడు ఈ pi1 కేవలం F బై రో v స్క్వేర్ D స్క్వేర్ గా ఉంటుంది అదేవిధంగా ఆ pi 2 ను మల్లి కన్సిడర్ చేస్తే దాని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మరియు రైట్ హ్యాండ్ సైడ్ నుండి అన్ని డైమెన్షన్స్ యొక్క పవర్ ని సమం చేయవలసి ఉంటుంది ప్రతి వేరియబుల్ యొక్క డైమెన్షన్స్ ని సబ్స్టిట్యూట్ చేసిన తరువాత ఈ మూడు ఈక్వేషన్స్ పొందబడతాయి మరియు ఈ మూడు ఈక్వేషన్స్ ను సాల్వ్ చేసిన తరువాత a2 యొక్క వేల్యూ 1 b 2 వేల్యూ 1 c2 వేల్యూ 1 వస్తాయి ఈ a2 b 2 మరియు c 2 వేల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఈ ఈక్వేషన్ లోరిఆరంజిమెంట్ తరువాత ఈ pi 2 అనేది miu బై రో v డి గా ఉంటుందని మీరు చూస్తారు మళ్ళీ ఈ గ్రూప్స్ కు ఎటువంటి డైమెన్షన్ ఉండదని చెక్ చేయండి అందుకే ఈ pi 2 డైమెన్షన్ లెస్ గ్రూపులు గా ఉంటుంది అదేవిధంగా pi3 కోసం మనము మళ్ళీ ఇక్కడ అన్ని వేరియబుల్స్ యొక్క డైమెన్షన్స్ ని సబ్స్టిట్యూట్ చేసి ఈ డైమెన్షన్స్ పవర్ ని దాని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మరియు రైట్ హ్యాండ్ సైడ్ తో కంపేర్ చేయాలి మనము ఈ మూడు ఈక్వేషన్స్ ను ఇక్కడ మరియు ఈ మూడు ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్స్ తరువాత కలిగి ఉండవచ్చు a3 యొక్క వేల్యూ 0 b3 యొక్క వేల్యూ మరియు c3 యొక్క వేల్యూ 1 కు సమానంగా ఉంటుందని మనము చూస్తాము మరియు ఈ ఈక్వేషన్ 3 లో మీరు a3 b3 మరియు c3 యొక్క వాల్యూస్ ను సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఎప్సిలాన్ బై D అవుతుందని మీరు చూస్తారు ఎందుకంటే ఇక్కడ a3 అనేది 0 కి సమానం అంటే ఇక్కడ రో పవర్ ౦ అనేది 1 మరియు v3 b 3 పవర్ 0 అనేది 1 అవుతుంది కాబట్టి D పవర్ c3 మాత్రమే మిగిలి ఉంటుంది c3 అనేది 1 మరియు ఎప్సిలాన్ కాబట్టి ఎప్సిలాన్ అక్కడ లేదు అక్కడ ఎప్సిలాన్ బై D ఉంది డైమెన్షన్ లెస్ గ్రూప్స్ మనకు తెలుసు కాబట్టి pi 3 మరొక డైమెన్షన్ లెస్ గ్రూప్ కాబట్టి మనము అన్ని ప్రాసెస్ వేరియబుల్స్ పరంగా మూడు డైమెన్షన్ లెస్ గ్రూపులను గేట్ చేస్తున్నాము ఇప్పుడు మనము ఫామ్ లేదా డెవలప్ చెందిన దాని ఆధారంగా ఫంక్షనాలిటీ ను తయారు చేయాలి లేదా డైమెన్షనల్ అనాలసిస్ తరువాత ఫామ్ ఐన డైమెన్షన్ లెస్ గ్రూపులు అని మనము చెప్పవచ్చు కనుక ఇది pi 1 pi2 మరియు pi 3 యొక్క ఫంక్షన్కు సమానంగా ఉంటుంది అది 0 కి సమానంగా ఉంటుంది మరియు ఆ తరువాత మనము pi 1 అనేది pi 2 మరియు pi 3 యొక్క ఫంక్షన్ అని లేదా pi 2 అనేది pi 1 మరియు pi 3 యొక్క ఫంక్షన్ అని మరియు pi 3 అనేది pi 2 మరియు pi 1 యొక్క ఫంక్షన్ అని చెప్పవచ్చు కానీ మన ప్రాబ్లం లో ఆ ఫ్లో రెసిస్టన్స్ ఇతర వేరియబుల్స్ మీద ఆధారపడి ఉంటుంది అంటే F ఇతర వేరియబుల్స్ మీద ఆధారపడి ఉంటుంది మనము ఈ కేసు లో ఈ విధమైన ఫంక్షనాలిటీ ను చేయాలి కాబట్టి ఆ F ఆధారంగా గ్రూప్స్ ఏమి వస్తున్నాయి అప్పుడు వాటిని మనము ఆ డిపెండెంట్ వేరియబుల్స్ ని డిపెండెంట్ డైమెన్షన్ లెస్ గ్రూపు లుగా చేసుకోవాలి మరియు ఇది ఇతర డైమెన్షన్ లెస్ గ్రూప్ ల పరంగా తయారవుతుంది కాబట్టి ఈ విధంగా మీరు రేషనల్ ఈక్వేషన్ ని తయారు చేయాలి మరియు మీరు దానిని రిఆరెంజ్ చేయాలి ఇలా మరియు తరువాత మనము ఈ గ్రూప్ 1 లేదా pi 1 అనుకుందాం కాబట్టి మనము pi 1 ను లాంబ్డా యొక్క కొంత వేల్యూ ను ఈ pi 1 వంటి ఫంక్షన్ లోకి అనుకుందాం మరియు ఇది pi 2 మరియు ఇది pi 3 అని చెప్పవచ్చు కాబట్టి ఈ సందర్భంలో ఈ pi1 ఇలాంటి ఫంక్షన్ అవుతుంది pi2 అనేది b యొక్క పవర్ మరియు ప్లస్ ఇక్కడ మీరు pi3 అని చెప్పవచ్చు మీరు ఈ రకమైన ఫంక్షనాలిటీ ను కూడా చేయవచ్చు కాబట్టి అది మీ ఎక్స్పెరిమెంటల్ డేటా పై ఆధారపడి ఉంటుంది వేరియబుల్స్ కు సంబంధించి ఈ ఫ్లో రెసిస్టన్స్ ఎలా చేంజ్ అవుతుంది కాబట్టి మీరు ఇన్ డిపెండెంట్ వేరియబుల్ యొక్క చేంజ్ మరియు డిపెండెంట్ వేరియబుల్ యొక్క రిజల్ట్ ఆధారంగా వేర్వేరుగా డేటాను కలిగి ఉంటే మరియు ఆ తరువాత మీరు ఈ ఈక్వేషన్ ని ఫీడ్ చేయాలి ఎక్స్పెరిమెంటల్ డేటా తో మీరు దీన్ని సాధిస్తే ఈ ఈక్వేషన్ ని కలిగి ఉండవచ్చు M మరియు లాంబ్డా వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ a b మరియు c వేల్యూ ఉంది కాబట్టి ఈ విధంగా మీరు ఆ కోఎఫీసియంట్ ని తెలుసుకోవచ్చు మరియు ఆ కోఎఫీసియంట్ మీకు తెలిస్తే రేషనల్ ఈక్వేషన్ యొక్క ఫైనల్ ఫామ్ ఇలా ఉంటుంది ఆపై మీరు ఏ ఈక్వేషన్ సూటబుల్ గా ఉంటుందో చెక్ చేయాలి మరియు ఈ ఈక్వేషన్ తో ఆ ఎక్స్పెరిమెంటల్ డేటా ఫిట్టింగ్ యొక్క లిస్ట్ ఎర్రర్ ఇవ్వబడుతుంది ఇది ఇంకొక స్టెప్ మీరు ఆ రేషనల్ ఈక్వేషన్ ని డైమెన్షన్ లెస్ గ్రూపుల యొక్క ఫంక్షన్ గా ఎలా చేయాలో తెలుసుకోవాలి మరియు దీనిని డైమెన్షనల్ అనాలసిస్ అంటారు రెండు మెథడ్స్ ఉన్నాయి "నేను ఇక్కడ డిస్కస్ చేశాను ఒకటి రేలీ మెథడ్ మరియు మరొకటి బకింగ్హామ్ pi మెథడ్ " ఏది సులభంగా ఉంటుందో అది మీరు అనుసరించాలి కాబట్టి ఏ ప్రాబ్లం అయినా వీటి ద్వారా సాల్వ్ చేయవచ్చు ఇక్కడ మరొక ఉదాహరణ స్పియర్ యొక్క ఫ్లో రెసిస్టన్స్ ఇందులో మళ్ళీ మీరు బకింగ్హామ్ pi మెథడ్ ఉపయోగించవచ్చు స్పియర్ యొక్క డ్రాగ్ D వలె స్పియర్ డయామీటర్ d ఫ్లో వెలాసిటీ u ఫ్లూయిడ్ డెన్సిటీ రో మరియు ఫ్లూయిడ్ విస్కోసిటీ miu ద్వారా ప్రభావితమవుతుంది ఏమిటంటే ఏదైనా స్పియర్ ఒక నిర్దిష్ట పొజిషన్ లో ఫిక్స్ అయినపుడు మరియు కొంత ఫ్లూయిడ్ వెలాసిటీ ఆ స్పెరికల్ పార్ట్ లేదా స్పియర్ పై ఫ్లో అవుతున్నపుడు కొంత డ్రాగ్ లేదా రెసిస్టెన్స్ ఉంటుందని మీరు చూస్తారు లేదా ఆ ఫ్లూయిడ్ తో స్పియర్ యొక్క ఆ సర్ఫేస్ పై పనిచేసే ఎక్స్టర్నల్ ఫోర్స్ అని మీరు చెప్పవచ్చు కాబట్టి ఆ స్పియర్ యొక్క ఆ డ్రాగ్ ఫోర్స్ అనేది ఆ స్పియర్ యొక్క డయామీటర్ పై ఆధారపడి ఉంటుంది మరియు ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ మరియు ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ మరియు ఫ్లూయిడ్ యొక్క విస్కోసిటీ ఎలా ఉంటుంది కాబట్టి ఈ డ్రాగ్ ఫోర్స్ వాస్తవానికి ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ మరియు విస్కోసిటీ వంటి ఫ్లూయిడ్ ఫిజికల్ ప్రాపర్టీస్ స్పియర్ వెలాసిటీ స్పియర్ యొక్క డయామీటర్ ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఈ సందర్భంలో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి స్పెరికల్ డయామీటర్ ఫ్లో వెలాసిటీ డెన్సిటీ మరియు డ్రాగ్ మొత్తం ఐదు ఉన్నాయి ఇప్పుడు ఈ సింపుల్ మెథడ్ ద్వారా 5 3 ద్వారా ఎన్ని డైమెన్షన్ లెస్ గ్రూపు లు ఫామ్ అవుతాయి 5 వేరియబుల్స్ యొక్క నెంబర్ మరియు 3 ఇక్కడ ఫండమెంటల్ డైమెన్షన్స్ యొక్క నెంబర్ కాబట్టి ఇక్కడ 5 3 అంటే 2 డైమెన్షన్ లెస్ గ్రూపులు కాబట్టి ఈ వేరియబుల్స్ రో v D తో రిపీటింగ్ వేరియబుల్స్ గా బకింగ్హామ్ pi మెథడ్ ని ఫాలో చేస్తే ఈ pi1 దానికి సమానంగా చేయవచ్చు మరియు ఈ ఈక్వేషన్స్ యొక్క రెండు వైపులా ఉన్న డైమెన్షన్స్ పవర్ ని సమానం చేస్తుంది మరియు ఈ ఈక్వేషన్ ని మీరు సాల్వ్ చేయగల దాని ఆధారంగా తయారు చేయవచ్చు మరియు మీరు దాని యొక్క పవర్ ని 1 1 1 గా పొందవచ్చు ఆపై pi1 దానికి సమానంగా ఉంటుంది అదే విధంగా ఇతర డైమెన్షన్ లెస్ గ్రూపుల లో మళ్ళీ రిపీటింగ్ వేరియబుల్స్ ఉంటాయి మరియు ఇక్కడ ఇతర నాన్ రిపీటింగ్ వేరియబుల్స్ యొక్క నాన్ రిపీటింగ్ వేరియబుల్స్ తో ఉంటాయి దీని ప్రకారం ఈక్వేషన్ యొక్క రెండు వైపులా ఆ డైమెన్షన్స్ పవర్ ని సమానం చేయడం ద్వారా ఈ ఈక్వేషన్స్ ను సాల్వ్ చేస్తారు అప్పుడు మీరు x y మరియు z యొక్క పవర్ యొక్క సొల్యూషన్ ని పొందవచ్చు మరియు ఆ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయవచ్చు మీరు pi2 యొక్క ఈ వేల్యూ ను పొందవచ్చు కాబట్టి ఇక్కడ pi2 ఒక డైమెన్షన్ లెస్ గ్రూప్ ఇక్కడ pi 1 కూడా డైమెన్షన్ లెస్ గ్రూప్ ఈ గ్రూప్స్ లో డైమెన్షన్స్ ఉండవని మీరు దాన్ని చెక్ చేసి ఆపై మీరు ఆ రేషనల్ ఈక్వేషన్ ని pi 1 వంటి ఫంక్షనాలిటీ ద్వారా చేయవచ్చు ఇది pi1 అనేది pi2 యొక్క ఫంక్షన్కు సమానం ఇప్పుడు ఇది ఎలా రిలేషన్ కలిగి ఉంటుంది అది ప్రాసెస్ వేరియబుల్స్ మీద ఆధారపడి ఉండే డిఫెరెంట్ ఇష్యు ఇప్పుడు ఇక్కడ pi1 అనేది కొన్ని m pi2 పవర్ n కి సమానంగా ఉంటుంది ఈ విధంగా కూడా ఇది మారుతుంది M యొక్క వేల్యూ ఏమిటో ఇప్పుడు మీరు కనుగొనాలి ఈ విషయాన్ని ఎక్స్పెరిమెంటల్ డేటా తో ఫిట్ చేయటం ద్వారా మీ ఎక్స్పెరిమెంటల్ డేటా నుండి n యొక్క వేల్యూ ఏమిటి pi 1 మరియు pi 2 యొక్క ఎక్స్పెరిమెంటల్ డేటా ఏమిటో కాలిక్యులేట్ చేయాలి Pi1 కాలిక్యులేట్ చేయవచ్చు ఇది D బై రో u స్క్వేర్ d స్క్వేర్ ఈ D కు రో అనేది డెన్సిటీu అనేది వెలాసిటీ మీరు ఇస్తున్నది d మీకు కూడా తెలుసు అప్పుడే pi 1 ప్రకారం ఆ వేరియబుల్స్ మారితే pi 1 కూడా అదే మారుతుంది అదేవిధంగా విస్కోసిటీ డెన్సిటీపైపు యొక్క డయామీటర్ ఫ్లూయిడ్ యొక్క స్కేలార్ వెలాసిటీ ని మీరు మార్చినట్లయితే pi 2 కూడా మారుతుంది కాబట్టి తదనుగుణంగా ఆ pi 2 ఆధారంగా ఈ pi 1 ఎలా మారుతుందో మీరు చూస్తారు కాబట్టి మీరు pi2 యొక్క ఫంక్షన్ గా ఈ pi1 ఈక్వేషన్ ని పొందుతారు అప్పుడు అవి pi1 మరియు pi2 యొక్క ఎక్స్పెరిమెంటల్ డేటా తో ఫిట్ చేసి లీస్ట్ స్క్వేర్ మెథడ్ ద్వారా కనుక్కోవచ్చు వాస్తవానికి ఈ భాగాలన్నీ ఎలా కనుక్కోవాలో తరువాత డిస్కస్ చేద్దాం ఎక్స్పెరిమెంటల్ డేటా తో ఫిట్ చేయడం ద్వారా ఈ ఎక్సపోనెంట్ ని తెలుసుకోవడం సెపరేట్ లెక్చర్ లో కూడా ఇవ్వబడింది కాబట్టి బకింగ్హామ్ pi థీరం లేదా రేలి మెథడ్Rayleigh method ద్వారా ఈ డైమెన్షన్ ఎనాలిసిస్ ఆధారంగా రేషనల్ ఈక్వేషన్ ని ఎలా తయారు చేయాలి ఇక్కడ ఇచ్చిన కొన్ని ఉదాహరణలతో కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ఎనాలిసిస్ కోసం కొన్ని డైమెన్షన్ లెస్ గ్రూప్స్ ను ఫామ్ చేస్తుంది అక్కడ ప్రాసెస్ యొక్క అనాలిసిస్ కు ముఖ్యమైన కొన్ని సిగ్నిఫికెంట్ గ్రూప్స్ కొన్ని డైమెన్షన్ లెస్ గ్రూప్స్ ను మీరు చూస్తారు కాబట్టి ఈ స్లైడ్లో కొన్ని డైమెన్లెస్ గ్రూపులు ఇవ్వబడ్డాయి ఇక్కడ రేనాల్డ్స్ నంబర్ లాగా మనకు ఫ్రౌడ్ నంబర్ యూలర్ నంబర్ వెబెర్ నంబర్ మాక్ నంబర్ కూడా వచ్చింది ఆ విషయాలు మరియు వాటి యొక్క సిగ్నిఫికన్స్ ఇక్కడ స్లైడ్లో ఇవ్వబడింది తరువాతి స్లయిడ్లో కూడా దీనికి కొన్ని సిగ్నిఫికెంట్ గ్రూప్స్ మరియు వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఇవ్వబడ్డాయి మరియు అవి ఎలా డిఫైన్ చేయబడుతున్నాయో అది వాటి నేమ్ గ్రూప్ కి ఇవ్వబడుతుంది మరియు కాబట్టి మీరు ఈ డైమెన్షన్ లెస్ గ్రూప్ ని గుర్తుంచుకోవాలి మరియు ఈ గ్రూప్ డైమెన్షనల్ గా కన్సిస్టెంటా కాదా అని చెక్ చేయాలి ఈ గ్రూప్ కు డైమెన్షన్స్ ఉన్నాయో లేదో మీరు ఇక్కడ చెప్పవచ్చు ఇక్కడ ఏ గ్రూప్స్ కు డైమెన్షన్స్ లేవని మీరు చూస్తారు కాబట్టి కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ యొక్క అనాలిసిస్ కు ఆ డైమెన్షన్స్ ఉపయోగించబడతాయి ఫ్యూచర్ లో మీరు హీట్ ట్రాన్స్ఫర్ మాస్ ట్రాన్స్ఫర్ వంటి కొన్ని ఇతర కోర్సులు చేస్తే అక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ ఫెనోమేనా ఫ్లూయిడ్ మెకానిక్స్ ఆ ప్రాసెస్ లు అన్నింటిని మీరు అక్కడ చూస్తారు ప్రాసెస్ ఎనాలిసిస్ కోసం నిర్దిష్ట డైమెన్షన్ లెస్ గ్రూపు లను మీరు అక్కడ చూడవచ్చు ఇక్కడ ఫ్లో కోసం సాధారణంగా రేనాల్డ్స్ నంబర్ ఫ్రౌడ్ నంబర్ యూలర్ నంబర్ వెబెర్ నంబర్ మాక్ నంబర్ ఆ గ్రూప్స్ అన్ని వాస్తవానికి ఫ్లో ప్రాసెస్ కు సంబంధించినవి ఈ గ్రూప్స్ ఏదైనా ప్రాసెస్ కు సంబంధించిన ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉంటుంది హీట్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్ కోసం ప్రాండ్ట్ల్ నెంబర్ ఒక డైమెన్షన్ లెస్ గ్రూప్ నస్సెల్ట్ నంబర్ ఒక డైమెన్షన్ లెస్ గ్రూప్ గ్రాషోఫ్ నంబర్ కూడా ఒక డైమెన్షన్ లెస్ గ్రూప్ అని మీరు చూస్తారు ఇది ఒక డైమెన్షన్ లెస్ గ్రూప్ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లు హీట్ కి సంబంధించిన హీట్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్స్ లో ఈ మూడు గ్రూప్స్ చాలా ముఖ్యమైనవి థర్మో కెమికల్ ప్రాసెస్ కు సంబంధించిన వివిధ ప్రాసెస్ లు కూడా మెకానికల్ ప్రాసెస్ ను కలిగి ఉన్నాయని మనము మునుపటి లెక్చర్ లో డిస్కస్ చేసాము అక్కడ హీట్ ఎనర్జీ కి సంబంధించిన ఆ ప్రాసెస్ లు ప్రాండ్ట్ల్ నంబర్ నస్సెల్ట్ నెంబర్ గ్రాషోఫ్ నెంబర్ వంటి ఈ డైమెన్షన్ లెస్ గ్రూప్స్ చాలా ముఖ్యమైనవి అని మీరు చూస్తారు మాస్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్ కోసం కూడా మీరు నిజంగా ఒక ఫేజ్ ను మరొక ఫేజ్ కు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనుకుందాం కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ ను లిక్విడ్ కి అబ్సర్బ్ చేయటం వంటిది అక్కడ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ ను లిక్విడ్ కి ట్రాన్స్ఫర్ చేయడం వలన దీనిని మాస్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్ లేదా డిఫ్యూషన్ అంటారు మీరు పెర్ఫ్యూమ్ ను స్ప్రెడ్ చేయాలి అనుకుంటే గది అంతటా పెర్ఫ్యూమ్ డిఫ్యూషన్ జరిగిందని మీరు చూస్తారు కాబట్టి ఆ కాన్సంట్రేషన్ గ్రేడియంట్ ఆధారంగా మాలిక్యూల్స్ ను ఒక పొజిషన్ నుండి మరొక పొజిషన్ కు ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి దీనిని డిఫ్యూషన్ ప్రాసెస్ అంటారు ఆ మాలిక్యులర్ డిఫ్యూషన్ కి సంబంధించిన ష్మిత్ నెంబర్ ఆ గ్యాసెస్ ఫేజ్ నుండి లిక్విడ్ ఫేజ్ కు ట్రాన్స్ఫర్ చేయబడిన గ్యాస్ వైనస్ మాలిక్యూల్ వంటి మాస్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్ కి సంబంధించిన షేర్వుడ్ నెంబర్ వంటి కొన్ని డైమెన్షన్ లెస్ గ్రూప్స్ కూడా చాలా ముఖ్యమైనవి కాబట్టి ఈ విధంగా ఈ డైమెన్షన్ లెస్ గ్రూప్స్ చాలా ముఖ్యమైనవి మీ జీవితమంతా ఈ డైమెన్షన్ లెస్ గ్రూప్స్ గుర్తుంచుకోవాలి మరియు ఇది కెమికల్ ఇంజనీరింగ్ అని నేను చెప్పగలను మీరు కెమికల్ ఇంజనీరింగ్ కోర్సు చేస్తుంటే లేదా ఆ కెమికల్ ఇంజనీరింగ్ కోర్సు చదువుతుంటే అక్కడ మీరు ఈ గ్రూపులను గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ లెక్చర్ యొక్క కాన్సంట్రేషన్ కు థాంక్యూ డైమెన్షనల్ అనాలసిస్ ఎలా చేయాలో మరియు వాటి రేషనల్ ఈక్వేషన్ ని ఎలా తయారు చేయాలో మరియు డిఫెరెంట్ సిస్టమ్స్ యొక్క టైం మరియు యూనిట్స్ ఏమిటో మీరు అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను కాబట్టి తదుపరి లెక్చర్ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లో చాలా ముఖ్యమైన మెటీరియల్ యొక్క ఫిసికల్ మరియు కెమికల్ ప్రాపర్టీస్ గురించి మనం మరింత డిస్కస్ చేస్తాము కాబట్టి మీ ఫోకస్ కి థాంక్యూ